సిమ్యులేషన్ అప్రోచ్ టు ఇన్స్ట్రక్షన్లో ఉన్న మాడ్యూల్ 3 యూనిట్ 14 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం మునుపటి యూనిట్లో బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని మేము అర్థం చేసుకున్నాము అనుకరణను ఉపయోగించి బోధన యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ఈ యూనిట్ యొక్క లక్ష్యం నా బోధనను మరింత ప్రభావవంతం చేయగల అనుకరణను ఒక పద్ధతిగా లేదా యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించగలను మేము అనుకరణ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ తెలిసిన 'సిస్టమ్' అనే పదాన్ని పరిచయం చేయాలి కానీ మేము దానిని ఇక్కడ అధికారికంగా నిర్వచించాము వ్యవస్థ అనేది పరస్పర లేదా పరస్పర సంబంధం ఉన్న సంస్థలు నిర్వచనాలు ఉన్నాయి మరియు వాటిలో చాలావరకు అన్ని లక్షణాలను సంగ్రహిస్తాయి ఈ లక్షణాలు ఏమిటి కొన్ని వస్తువులు లేదా వ్యవస్థలు ఉన్నాయి ఒక వ్యవస్థ అవి కేవలం వ్యవస్థల సేకరణ కాదు కానీ అవి ఒక ప్రయోజనం కోసం పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి ఉదాహరణకు ఈ రికార్డింగ్తో అనుబంధించబడిన నలుగురు వ్యక్తులు ఒకరితో ఒకరు క్లుప్తంగా పరస్పరం సంబంధం కలిగి ఉన్నారు ఎందుకంటే ఒకరు ఏమి జరుగుతుందో దాని గురించి గమనికలు చేస్తున్నారు మరొకరు కెమెరాను ఆపరేట్ చేస్తున్నారు మరొకరు రెండు స్ట్రీమ్ల నుండి వచ్చే ఇన్పుట్లను మిళితం చేసి రికార్డింగ్ చేస్తున్నారు ఇది ఒక రకమైన వ్యవస్థ ఇక్కడ అన్ని అంశాలు అంటే నలుగురు వ్యక్తులు పరస్పరం సంబంధం కలిగి ఉంటారు మరియు రికార్డ్ చేయడమే దీని ఉద్దేశ్యం ఇది వ్యవస్థ యొక్క ఒక నిర్వచనాన్ని వివరిస్తుంది ఒక వ్యవస్థ దాని ప్రాదేశిక మరియు సమయానికి చేయగలము అనే వాటి ద్వారా ప్రభావితమవుతుంది దాని పనితీరులో వ్యక్తీకరించబడిన నిర్మాణం మరియు ప్రయోజనం ఉన్నాయి అంటే సంబంధిత వ్యక్తులందరూ పాత్ర గురించి వారిలో ఒక నిర్దిష్ట సంబంధాన్ని అంగీకరిస్తారు మరియు ప్రతి ఒక్కరూ ఒకే ఉద్దేశ్యాన్ని పంచుకుంటారు ఒక నిర్దిష్ట అంశంపై ఉపన్యాసం రికార్డ్ చేయడం మరియు దానిని ఒక కోర్సులో భాగం చేయడం దీని ఉద్దేశ్యం ఆ విధంగా వ్యవస్థను పరిగణించవచ్చు ఇంజనీరింగ్ వ్యవస్థల విషయానికి వస్తే వాటిలో ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లు సివిల్ స్ట్రక్చర్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ పవర్ స్టేషన్ ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్ ఇంజనీరింగ్ కళాశాల మరియు కార్పొరేట్ వంటి యూనిట్లు ఉన్నాయి కొన్ని వ్యవస్థలు భౌతిక అంశాలను మాత్రమే కలిగి ఉంటాయి కొన్నింటిలో వ్యక్తులు మరియు యంత్రాలు కూడా ఉంటాయి ఉదాహరణకి నేను ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను చూడగలను ఒక వ్యక్తి యొక్క పాత్ర దానిని అర్థం చేసుకోవడం లేదా విశ్లేషించడం కానీ అతను ఈ వ్యవస్థలో భాగం కాదు మీరు ఇంజనీరింగ్ కళాశాల గురించి మాట్లాడితే ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతిక పరిజ్ఞానం గదులు కంప్యూటర్లు కొన్ని నియమాలు మొదలైనవి ఉన్నాయి అప్పుడు ఆ వ్యక్తులలో నిర్వాహకులు అధ్యాపకులు విద్యార్థులు అందరూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంజనీరింగ్ కాలేజీని ఇంజనీరింగ్ వ్యవస్థగా పరిగణించవచ్చు దాని అవసరాలను తదనుగుణంగా మోడల్ చేయాలి అటువంటి వ్యవస్థలకు భిన్నమైన మోడలింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి అనుకరణ నమూనా అవసరం మరొక ఉదాహరణ నేను క్రొత్త భవనాన్ని సృష్టించాలనుకుంటున్నాను మరియు ఇది ఇప్పటికే ఉన్న వ్యవస్థ కాకుండా ప్రతిపాదిత వ్యవస్థ మోడలింగ్ మరియు అనుకరణ అనేది ప్రక్రియ యొక్క కలయికను సూచిస్తుంది దీనిలో వ్యవస్థ యొక్క సమస్యను సరళీకృత రూపంలోప్రదర్శించబడుతుంది లేదా ఊహించబడుతుంది నేను మోడల్ చేయాల్సినదాన్ని అనుకరించాలనుకున్నప్పుడు నేను అన్ని అంశాలను మరియు వాటి అనుసంధానాలను మోడల్ చేయాలి మేము చేసిన మోడలింగ్తో ఏకీభవించాలి ఆపై మాత్రమే మేము దానిని అనుకరిస్తాము మేము దానిని అనుకరించినప్పుడు మనకు లభించే అవుట్పుట్ రకముతో మనం సంతృప్తి చెందకపోవచ్చుమరియు కొన్ని భాగాలు లేదా మూలకాల కోసం మేము ఉపయోగించిన మోడళ్లను సమీక్షించినప్పుడు మేము వాటితో సంతృప్తికరంగా లేము మేము తిరిగి వెళ్లి వారి నమూనాలను తిరిగి సర్దుబాటు చేస్తాము మోడలింగ్ మరియు అనుకరణ ప్రక్రియలు చాలా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి మరియు కొన్ని సమయాల్లో పరస్పరం మార్చుకుంటారు నేను మొత్తం అనుకరణను మోడలింగ్ వ్యవస్థల మార్గం గా సూచించగలను మేము దీనిని విద్యా సందర్భం లో ఉపయోగించినప్పుడు మోడలింగ్ మరియు అనుకరణ నైపుణ్యాలు మరియు సాధనాలు మనం ఇంతకుముందు అన్వేషించిన విభిన్న మరియు కన్వర్జెంట్ థింకింగ్ అని పిలవబడే రెండింటి యొక్క ఏకీకరణకు మరింత మద్దతు ఇస్తాయి మేము కన్వర్జెంట్ థింకింగ్ అనే పరిష్కారానికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరియు మేము అవకాశాలను అన్వేషించాలనుకున్నప్పుడు భిన్నమైన ఆలోచన కోసం అనుకరణను ఉపయోగిస్తాము ఆధునిక ఇంజనీరింగ్ కార్యాలయాలలోఎక్కడైతే గ్రాడ్యుయేట్లు పని చేస్తూ ఉంటారూ వారు మోడలింగ్ మరియు అనుకరణ పద్ధతులను కంప్యూటేషనల్ సాధనాలతో పాటు వ్యవస్థల విశ్లేషణ మరియు రూపకల్పనకు ఉపయోగిస్తూ సాధన చేస్తారు ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఒక చిప్ కు సమానమైనదాన్ని ఉపయోగించి వాటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం ప్రారంభించండి మీరు ఎంచుకున్న మోడల్ మీకు కావలసిన కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు సర్క్యూట్లు చాలా క్లిష్టంగా ఉంటాయి ఒక అనుకరణ శక్తివంతమైన కంప్యూటర్తో కూడా సగం రోజు పట్టవచ్చు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ రూపకల్పన యొక్క ప్రాధమిక పద్ధతి అనుకరణ ద్వారా సర్క్యూట్ యొక్క వివిధ భాగాలకు వేర్వేరు వ్యక్తులు బాధ్యత వహించవచ్చు ఈ ముక్కలు అన్నింటినీ కలిపి మొత్తం సర్క్యూట్ ను ఇంటిగ్రేట్ చేయాలి మోడలింగ్ మరియు అనుకరణ నైపుణ్యాల ఫలితంగా అనేక సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాలలో విశ్లేషణాత్మక సాధనాలుగా విలీనం చేయబడ్డాయి అంటే మీరు ఆ మోడళ్లను మూలకాలను ఒకచోట ఉంచడానికి మరియు అనుకరించడానికి ఉపయోగించే విధానం ఇప్పుడు అన్ని గ్రాడ్యుయేట్లకు అవసరమైన నైపుణ్యం ఈ సాధనాలు సంక్లిష్ట దృగ్విషయాల అధ్యయనానికి మద్దతు ఇస్తాయి మరియు ఊహాజనిత సాధనాలుగా ఉపయోగపడతాయి అవి కొత్త డిజైన్ యొక్క అనుకూలతను ఊహించ గలవు ఉదాహరణకు నేను ఒక సర్క్యూట్ రూపకల్పన చేయవలసి వస్తే మొదటి ప్రోటోటైప్ కల్పనకు ముందు అనుకరణ ద్వారా డిజైన్ యొక్క అనుకూలతను పరిశోధన చేస్తాను కాబట్టి ఈ రోజు అనుకరణ అత్యంత ప్రభావవంతమైనది నిర్ణయం తీసుకోవటానికి నమ్మదగిన సాక్ష్యం ఆధారిత విధానాన్ని అందిస్తుంది మరియు ప్రక్రియ మార్పుల ప్రభావాన్ని పరీక్షించడానికి వర్చువల్ ప్రాతినిధ్యాన్ని ఉపయోగించడం మరియు ప్రధానంగా 'ఏమి ఉంటే' ఏమి జరుగుతుంది అనే దృష్టాంతం వివరిస్తుంది నేను ఈ పరామితిని ఈ విధంగా మార్చుకుంటే ఏమి జరుగుతుంది నేను కొన్ని క్లిష్టమైన విలువలకు దగ్గరగా ఉన్నాను నేను ఎంత దూరం వెళ్ళాలి అనుకరణ ద్వారా మరియు మీ వద్ద ఉన్న ఎక్కువ పారామితుల ద్వారా పరిశోధించగలిగేవన్నీ మీరు అనుకరణలో ఎక్కువ సమయం గడపాలి అన్ని ఫలితాలను సేకరించి మీరు అమలు చేయవలసిన ఉత్తమ పారామితుల సమితిని అర్థం చేసుకోవాలి మోడలింగ్ మరియు అనుకరణకు సంబంధించి గ్రాడ్యుయేట్ల నుండి పరిశ్రమ ఆశిస్తున్న దానిపై ఒక అధ్యయనం జరిగింది ఆ కమిటీ ఉపయోగించిన పదాలు ఇవి గ్రాడ్యుయేట్ కార్యాచరణ మరియు సంభావిత స్థాయిలో సమస్యలను వర్గీకరించగలడు మరియు పరిష్కరించగలడు ఇది కార్యాచరణ మరియు సంభావిత స్థాయిలు భౌతిక మరియు వర్చువల్ ప్రపంచాల మధ్య అనువాదం అని దయచేసి గమనించండి నేను వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించగలగాలి నేను సర్క్యూట్ రూపకల్పన చేస్తుంటే నా సర్క్యూట్ ఇప్పుడు స్పైస్ ప్రోగ్రామ్ మరియు సర్క్యూట్ను కలిపి ఉంచే ఏజెన్సీ నుండి తయారైన నమూనాను పొందినప్పుడు భౌతిక ప్రపంచం తుది సర్క్యూట్ అవుతుంది నేను అనుకరించినప్పుడు నేను డేటాను సేకరిస్తాను డేటా అనేక రూపాల్లో అందుబాటులో ఉండవచ్చు నేను ఆ సమాచారం నుండి అర్థాన్ని పొందగలుగుతాను మరియు ఆ సమాచారాన్ని ఇతరులకు అర్థవంతమైన రీతిలో తెలియజేస్తాను ఇది పరిశ్రమ యొక్క అవసరాలలో ఒకటి బహుళ సాఫ్ట్వేర్ మరియు గణన వ్యవస్థలను తెలుసుకోండి గ్రాడ్యుయేట్ వివిధ రకాలైన అంశాలు లేదా ఉత్పత్తుల కోసం ఉపయోగించే వివిధ సాఫ్ట్వేర్ సాధనాలతో వ్యవహరించడానికి తెలుసుకోవాలి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించండి వ్యాపార ఉత్పాదకతను పెంచడానికి తక్షణ సందేశంతో సహకార సాధనాలు ఉన్నాయి పరిశ్రమ నిపుణులు చేసిన ప్రకటనలు ఇవి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కార్యక్రమంలో నేను ఏమి చేయాలో నేను ఎలా అనువదించగలను పరిశ్రమ అంచనాలను వారు నేర్చుకునే ఫలితాలకు ఎలా అనువదిస్తారనే దానిపై పెద్ద సంఖ్యలో అధ్యాపకులు అడిగారు ఇంజనీరింగ్ డిజైన్ పనులను నిర్వహించడానికి మోడలింగ్ మరియు గణన పద్ధతులను వర్తింపచేయడానికి అనుకరణలను రూపొందించండి పరికరాల సూత్రాలు మరియు ప్రవర్తనలను వివరించగలగాలి మరియు తరువాత అనుకరణను ఉపయోగించడం వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించడం మరియు వాస్తవానికి ఇంజనీరింగ్ రూపకల్పన చేయడానికి గణన పద్ధతులను ఉపయోగించడం వీటిని అధ్యాపకులు అభ్యాస ఫలితాలలోకి అనువదిస్తారు మీ సౌలభ్యానికి అనుగుణంగా మీరు వాటిని కొద్దిగా మార్పు చేర్పులు చేయవచ్చు కానీ ఇది బోధనకు అనుకరణ విధానం యొక్క లక్ష్యం ఆధునిక సాధన వినియోగానికి సంబంధించి ఎన్బిఎNBA ఇచ్చిన ప్రోగ్రామ్ ఫలితం 5 ను మీరు పరిశీలిస్తే సంక్లిష్ట ఇంజనీరింగ్కు ప్రిడిక్షన్ మరియు మోడలింగ్తో సహా తగిన పద్ధతులు వనరులు మరియు ఆధునిక ఇంజనీరింగ్ మరియు ఐటి సాధనాలను సృష్టించండి ఎంచుకోండి మరియు వర్తింపజేయండి పరిమితుల అవగాహనతో కార్యకలాపాలు ఇందులో చాలా అంశాలు ఉన్నాయి స్పష్టంగా ప్రతి కార్యాచరణ అన్ని అంశాలను పరిష్కరించదు ఇక్కడ మేము సృష్టించడం లేదా ఎంచుకోవడం లేదు కానీ మీరు కొన్ని ఇంజనీరింగ్ వ్యవస్థ యొక్క ప్రవర్తనను అంచనా వేయడానికి మరియు అంచనా వేయడానికి ఉపయోగించే అనుకరణ సాధనాన్ని తగిన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు ఆ మేరకు సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలకు పరిష్కారాలను అర్థం చేసుకోవడానికి మరియు రూపకల్పన చేయడానికి ఆధునిక సాధనాల్లో అనుకరణ ఒకటి పరిష్కారం ప్రయత్నిస్తూ సరిచేయటం ద్వారా కావచ్చు ఒక భాగాన్ని మరొకదానితో భర్తీ చేయడం లేదా మూలకాల నమూనాలను తిరిగి సృష్టించడం మరియు మొదలైనవి అన్ని అవసరాలు మరియు సందర్భాలకు ఎన్ని ఓపెన్ సోర్స్ మరియు యాజమాన్య అనుకరణ సాధనాలు మరియు మొదలైనవి ఉపయోగిస్తాయని నాకు తెలుసు చాలా అనుకరణ సాధనాలు అద్భుతమైన ప్రదర్శన మరియు విజువలైజేషన్ లక్షణాలను కలిగి ఉన్నాయి ప్రారంభంలో కొన్నింటికి ఇది లేదు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనుకరణ సాధనాలు అద్భుతమైన విజువలైజేషన్ లక్షణాలను కలిగి ఉన్నాయి అంటే తుది అవుట్పుట్ను చాలా యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రదర్శించవచ్చు తద్వారా ఈ వ్యవస్థలో ఏమి జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుస్తుంది అనుకరణ అభ్యాస అనుభవాన్ని మరింత అర్ధవంతం చేస్తుంది మరియు మీరు సృష్టించిన వర్చువల్ ప్రపంచంలో భాగమే అనే అర్థంలో కూడా లీనమవుతుంది అనుకరణను మనం ఎక్కడ ఉపయోగించవచ్చు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర చరరాశుల కలిగి ఉంటారు కానీ మనం చేయాలనుకుంటున్నది పారామితులను మార్చడం మరియు ఏమి జరుగుతుందో చూడటం ఇది ఎలా ఉంటుంది నేను ఒక రకమైన గ్రాఫిక్ అవుట్పుట్లోకి రాకపోతే పారామితులను మార్చడం యొక్క ప్రభావాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేను ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం చెబిషెవ్ లేదా ఈక్వి అలల ఫంక్షన్ చెందిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క భాగాలను తిరస్కరిస్తుంది మరియు గుర్తించిన బ్యాండ్లో భాగమైన సిగ్నల్ను మాత్రమే అంగీకరిస్తుంది అవుట్పుట్ యొక్క పరిమాణం సాధారణ సమీకరణంగా ఇందులో ప్రదర్శించబడుతుంది ఇది రెండవ ఆర్డర్ ఫంక్షన్ ఎందుకంటే మీకు స్క్వేర్ రూట్ ఉంది ఒమేగా ఇన్పుట్ వేరియబుల్ మరియు K1 మరియు K2 రెండు పారామితులు K2 విలువ positive సానుకూలంగా ఉంటుందని ఊహించుకుంటే మరియు K1 K2 అంటే మీరు ఒక పరామితిని మాత్రమే చూడాలి మరియు దీని ఫలితంగా T విలువ 1 కు సమానం ω విలువ 1 కు సమానం మరియు పాస్బ్యాండ్లోని నిర్దిష్ట విలువల వద్ద T శిఖరాలు ఉండాలి సంబంధం ε పరంగా వ్యక్తీకరించబడింది ε1 అనేది పాస్బ్యాండ్లో గరిష్ట పరిమాణం ఈ గరిష్టంగా ఏమి ఉండాలో నేను తెలుపుతున్నాను అది ఎప్సిలాన్గా పేర్కొనబడింది మరియు వివిధ ఎప్సిలాన్ల కోసం K2 ఏమిటో నేను లెక్కించాను నేను K2 ను లెక్కించిన తర్వాత K1 స్వయంచాలకంగా నిర్ణయించబడుతుంది K2 విలువ K1 కు సమానమైన పరిస్థితి నాకు ఉంది మీరు వేర్వేరు ఎప్సిలాన్ల కోసం అవుట్పుట్ను ప్లాట్ చేయగల 'గ్రాఫ్' అనే సాధారణ ఓపెన్ సోర్స్ సాధనాన్ని తీసుకుంటే నాకు ఆసక్తి ఉన్న లక్షణాన్ని నేను చూడగలను ఇది అవుట్పుట్ 1 నుండి వచ్చే రేటు మీరు చూడగలిగినట్లుగా వేగంగా పాస్బ్యాండ్లోని అలలు ఎక్కువగా వస్తాయి ఈ విధంగా నేను ఈ గ్రాఫికల్ రూపంలో అవుట్పుట్ను చూసినప్పుడు నాకు అర్ధమవుతుంది ఇది మనం ఆలోచించగల అత్యంత ప్రాధమిక రకం అనుకరణ ఈ ఫంక్షన్ నేను దానిని ఏదైనా మరియు ప్లాట్తో భర్తీ చేయగలను తదుపరి స్థాయిని చూద్దాం మరియు ఆచరణాత్మకంగా అన్ని ఇంజనీరింగ్ వ్యవస్థలు డైనమిక్ స్వభావం కలిగి ఉంటాయి డైనమిక్ వ్యవస్థలో ఓపెన్ లూప్ లేదా క్లోజ్డ్ లూప్ మోడ్లో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అనేక డైనమిక్ అంశాలు లేదా ఉపవ్యవస్థలు ఉంటాయి అంటే నేను పరస్పరం అనుసంధానించబడిన అనేక పెట్టెలను పరిగణించగలను మరియు ప్రతి పెట్టె ఒక మూలకం కొన్నిసార్లు స్థిర మూలకం లేదా డైనమిక్ మూలకం అన్ని డైనమిక్ మూలకాల యొక్క గణిత నమూనాలు మొదట అభివృద్ధి చేయబడతాయి సాధారణంగా డైనమిక్ మూలకాన్ని అవకలన సమీకరణంగా రూపొందించాలి మొదటి విషయం ఏమిటంటే నేను చూస్తున్న అంశాలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి మరియు వాటి నమూనాలను అభివృద్ధి చేయాలి నేను దానిని అవకలన సమీకరణం రూపంలో లేదా బదిలీ ఫంక్షన్ వంటి అనుకరణ సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు అనేక కళాశాలల్లో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నిజానికి దీన్ని తరగతి గదికి తీసుకురావాలి ఇంటరాక్టివ్ మార్గంలో మీరు ఇంటర్ కనెక్షన్లు లేదా సిస్టమ్ యొక్క పారామితులను మార్చడం ప్రారంభించినప్పుడు సిస్టమ్ యొక్క ప్రవర్తనను అన్వేషించమని విద్యార్థులను అడగండి రెండు సాధనాలు అద్భుతమైన విజువలైజేషన్ లక్షణాలను కలిగి ఉన్నాయి అవుట్పుట్ ప్రవర్తనను ఉపరితలాలు లేదా వక్రతలుగా రూపొందించవచ్చు పరిశీలనలో ఉన్న సిస్టమ్ బహుళ ఫీడ్బ్యాక్ లూప్లను కలిగి ఉన్నప్పుడు అనుకరణ నిజంగా మీకు సహాయపడుతుంది మరియు అనుకరణను ఉపయోగించకుండా సిస్టమ్ ప్రవర్తనకు ఒక అనుభూతిని పెంపొందించడం కష్టం అనేక ఫీడ్బ్యాక్ లూప్లను కలిగి ఉన్న వ్యవస్థ యొక్క ప్రవర్తనను అంచనా వేయడంలో మానవ ప్రయత్నాలు మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వవు అని మీరు గమనించాలి అనుకరణ కోసం అనేక సాధనాలు డొమైన్ నిర్దిష్టమైనవి ఉదాహరణకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల అధ్యయనం మరియు రూపకల్పన కోసం MICROCAP TINA మరియు TINATI వంటి సర్క్యూట్ ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగిస్తారు బాండ్ గ్రాఫ్ అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుంది TSAT థర్మల్ సిస్టమ్స్ అనాలిసిస్ టూల్బాక్స్అనేది ఓపెన్ సోర్స్ సిస్టమ్ ఇది MATLAB లేదా Simulink లో నిర్మించిన గ్రాఫికల్ థర్మల్ సిస్టమ్ మోడలింగ్ మరియు అనుకరణ ప్యాకేజీ ఇది మాట్లాబ్ మరియు సిములింక్ ANSYS మరియు ABAQUS వంటి ఇతర ప్రత్యేక వ్యవస్థలు థర్మల్ సిస్టమ్స్ మోడలింగ్ కోసం ఇతర సాధనాలు TINATIit లో అనుకరణ ఎలా ఉంటుందో చూద్దాం ఉదాహరణకు ఇక్కడ మేము ఫ్రీక్వెన్సీ లాక్ లూప్ను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము FLL లో VCO వోల్టేజ్ నియంత్రిత ఆసి లెటర్

అవుట్పుట్ వోల్టేజ్ రెండు ఇన్పుట్ సిగ్నల్స్ మధ్య దశకు అనులోమానుపాతంలో ఉంటుంది పైన సమర్పించిన FLL స్క్వేర్ వేవ్ సిగ్నల్లతో పనిచేస్తుంది ఇన్పుట్ ఒక సైన్ వేవ్ అయితే మీరు దానిని చదరపు తరంగంగా మారుస్తారు మరియు అవుట్పుట్ మళ్లీ డయోడ్ ఫంక్షన్ జెనరేటర్ ఉపయోగించి సైన్ వేవ్ గా మార్చబడుతుంది దాని ప్రవర్తనను ప్రభావితం చేసే చాలా పారామితులు ఉన్నాయి మరియు అదనంగా ఉపయోగించిన పరికరాలు వాటి స్వంత పరిమితులను కలిగి ఉంటాయి మీకు ఆసక్తి ఉన్న ఫ్రీక్వెన్సీ పరిధిలో మొత్తం సర్క్యూట్ పనిచేస్తుందో లేదో మీరు దర్యాప్తు చేయాలి లేకపోతే మీరు Op Amps ని మార్చాలి లేదా కొన్ని ఇతర పారామితులను మార్చాలి సైన్ వేవ్ యొక్క నాణ్యత ఈ డయోడ్ ఫంక్షన్ జెనరేటర్ను రూపొందించడానికి ఉపయోగించే విభాగాల సంఖ్య మరియు డయోడ్లపై ఆధారపడి ఉంటుంది అన్వేషించడానికి చాలా పారామితులు ఉన్నాయి ఇది పూర్తిగా గణితశాస్త్రం మరియు తుది సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ సర్క్యూట్ యొక్క ఈ పనితీరును అనుకరణ ద్వారా మాత్రమే అన్వేషించవచ్చు అనుకరణ ద్వారా మాత్రమే సర్క్యూట్ను ఎలా అన్వేషించవచ్చో మేము ఒక ఉదాహరణను అందించాము అదృష్టవశాత్తూ ఈ రకమైన సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ లేదా పిసిలో పని చేస్తుంది కొన్ని నిజ జీవిత ప్రక్రియల అనుకరణను పరిశీలిద్దాం అనుకరణ దృశ్యమానంగా మరియు యానిమేటెడ్గా ఉంటుంది సమయం పెరుగుతున్న కొద్దీ ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుందో సులభంగా చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ఇది ఇంటరాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీరు నిజమైన ప్రక్రియను మార్చడాన్ని పరిగణించే విధంగా త్వరగా స్వీకరించవచ్చు నిజ జీవితంలో కంటే అనుకరణ చాలా వేగంగా నడుస్తుంది కాబట్టి మీరు ఒక ప్రక్రియ యొక్క రోజులు వారాలు సంవత్సరాలు పట్టే ప్రాసెస్ లను సెకన్లలో అనుకరించవచ్చు మీరు చేసే ఏవైనా మార్పులు మరియు నిర్ణయాల యొక్క దీర్ఘకాలిక పరిణామాలను అంచనా వేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది నిజ జీవిత ప్రక్రియను తీసుకుందాం ప్రత్యేకించి గణనీయమైన డిపార్ట్మెంటల్ స్టోర్ వినియోగదారు అతను కొనాలనుకున్నది సేకరించి బిల్లింగ్ కోసం వస్తాడు మీకు బిల్ చేయబడిన ఒకటి లేదా రెండు కౌంటర్లు మాత్రమే ఉంటే అప్పుడు వినియోగదారులు గణనీయమైన ఆలస్యాన్ని చూస్తారు ఎక్కువ కౌంటర్లు ఉంటే బిల్లింగ్ వేగంగా ఉంటుంది అయితే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ మీరు ఏ స్థాయిలో పనిచేయాలి మీకు ఎన్ని కౌంటర్లు ఉండాలి లేదా మీరు గరిష్ట అవసరాన్ని బట్టి ఈ కౌంటర్లను సమయ ఆధారితంగా మార్చాలా ఇటువంటి నిజ జీవిత ప్రక్రియలు ఉత్తమంగా అనుకరించబడతాయి ప్రతి వినియోగదారు భిన్నంగా ఉన్నందున అతను కొనుగోలు చేస్తున్న విభిన్న వస్తువులు లేదా ఉత్పత్తులతో వస్తూ ఉండవచ్చు అలాంటి అన్ని వైవిధ్యాలను అనుకరించవచ్చు మరియు ఆచరణాత్మకంగా మీరు దుకాణంలో ఎదుర్కొనే పరిస్థితులను ఖచ్చితంగా సృష్టించవచ్చు సాఫ్ట్వేర్ సాధనం SIMUL8 సహజమైన అనుకరణను ఉపయోగిస్తుంది డ్రాగ్ అండ్ డ్రాప్ విధానాన్ని ఉపయోగించి మీరు వ్యవస్థను నిర్మించవచ్చు మరియు దాన్ని సవరించడం కొనసాగించవచ్చు మరియు ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూడవచ్చు నిజ జీవిత ప్రక్రియను అనుకరించవచ్చు కానీ ఇక్కడ మేము సమయం ఆలస్యం మరియు క్యూయింగ్ వ్యవస్థలతో మాత్రమే ఆందోళన చెందుతున్నాము మీకు చాలా క్లిష్టమైన డైనమిక్ మూలకాలు లేవు ప్రజలు వ్యవస్థ యొక్క భాగాలుగా ఉన్న తదుపరి స్థాయి సంక్లిష్ట వ్యవస్థలను మీరు పరిగణించవచ్చు అంటే వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని మరియు వారు ప్రవర్తించే విధానాన్ని వ్యవస్థలో భాగంగా మోడల్ చేయాల్సి ఉంటుంది ఈ వ్యవస్థలలో ప్రజలు వ్యవస్థల యొక్క అంతర్భాగమైన నిర్ణయాలు తీసుకోవడం విధాన రూపకల్పన మరియు వ్యాపారం గురించి మేము అన్వేషిస్తాము దీన్ని చేయడానికి మీకు వివిధ రకాల దృశ్యాలు ఉన్నాయి ఏజెంట్ ఆధారిత మోడలింగ్ను ఉపయోగించడం ఒక పద్ధతి ఒక ఏజెంట్ నిర్ణయం తీసుకుంటాడు అలాంటప్పుడు స్వార్మ్ వంటి సాపేక్షంగా బాగా స్థిరపడిన సాఫ్ట్వేర్లను ఏజెంట్ ఆధారిత మోడలింగ్ మరియు అనుకరణ కోసం సాధనాలు ఉపయోగించవచ్చు విశ్లేషణాత్మక సోపానక్రమం ప్రక్రియ మోడల్ అని పిలువబడే ఒక పద్దతి ఉంది మరియు మీరు ఆ సాఫ్ట్వేర్ సాధనాన్ని ఆ ప్రవర్తనను రూపొందించడానికి ఉపయోగించవచ్చు వెన్సిమ్ అని పిలువబడే మరొక సాధనం లేదా వివిధ రకాలైన సమాన సాధనాలను వ్యాపార డైనమిక్ వ్యవస్థలను అనుకరించటానికి ఉపయోగించవచ్చు ఇది పాల్గొనే మోడలింగ్ను ఉపయోగిస్తుంది అంటే దానిలోని అన్ని ముఖ్య ఆటగాళ్ళు కలిసి కూర్చుని వ్యవస్థను మోడల్ చేస్తారు ఇది మోడలింగ్ వ్యవస్థలను మరియు అనుకరణను సులభతరం చేస్తుంది ఇక్కడ ఇది బహుళ నిర్ణయాధికారులను కలిగి ఉంటుంది వర్చువల్ రియాలిటీ మరియు గేమింగ్ కూడా ప్రజలతో వ్యవస్థలను అధ్యయనం చేయడానికి సమర్థవంతమైన మార్గం మీరు చూడగలిగినట్లుగా వివిధ ప్రయోజనాల కోసం అనేక రకాల అనుకరణ సాధనాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలి బోధకులు అతని లేదా ఆమె కోర్సుకు తగిన అనుకరణ సాధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అనుకరణ సాధనాన్ని ఉపయోగించటానికి తరగతి గదిలో LCD ప్రొజెక్టర్ అవసరం ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంభాషించేటప్పుడు తరగతి గదిలోని వ్యవస్థలను డైనమిక్గా అనుకరించగలగాలి ఆ రకమైన సదుపాయం సులభమైంది మరియు సౌకర్యాలు లేకపోతే కళాశాల అలాంటి యంత్రాంగాలను సృష్టించాలి ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదిలో అన్వేషించడానికి సరైన ప్రదర్శన ఇవ్వగలడు మీరు ఒక కోర్సులో కొన్ని సమీకరణాలను అన్వేషిస్తుంటే మీరు కొన్ని పారామితులను మారుస్తూనే సిస్టమ్ ఎలా ప్రవర్తిస్తుందో అనుకరణ చూపిస్తుంది మోడలింగ్ ముందు అనుకరణను ఉపయోగించి వ్యవస్థ యొక్క ప్రవర్తనను ప్రదర్శించడం మరియు అంతర్లీన భావనలు మరియు విధానాలను వివరించడం విద్యార్థులను బాగా ప్రేరేపిస్తుంది ఒక FLL యొక్క ఉదాహరణను తీసుకుందాం నేను FLL గురించి దాని అన్ని అంశాలు వాటి మోడలింగ్ మరియు నేను ఏ విధమైన పరికరాలను ఉపయోగిస్తాను అనే దాని గురించి మాట్లాడే ముందు నేను మొదట ఒక FLL ను అనుకరించగలను మరియు దాని పనితీరును వివరించగలను మరియు సరిగ్గా ఏమి జరుగుతుంది ఒక FLL అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ వలె కలిగి ఉంటే ఇది చాలా సరళంగా కనిపిస్తుంది కానీ ఇది ఫిల్టర్ వలె కూడా పనిచేస్తుంది ఉదాహరణకు నేను ఒక FLL నుండి అవుట్పుట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీతో చాలా శబ్దం ఉంటే అది మీకు స్వచ్ఛమైన సిగ్నల్ ఇస్తుంది ఇది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీకి లాక్ చేస్తుంది అప్పుడు నేను ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని మార్చడం యొక్క ప్రభావాన్ని అన్వేషించగలను నేను FLL యొక్క విధులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను దాని మోడలింగ్ మరియు డిజైన్కు వెళ్తాను విద్యార్థులు ఇప్పటికే ప్రేరేపించబడ్డారు మరియు ఒక FLL ఏమి చేస్తుందనే దానిపై అన్వేషిస్తున్నారు అప్పుడు ఉపాధ్యాయునిగా మీరు వివరాలకు వెళుతున్నారు తప్ప వేరే మార్గం కాదు ఈ ప్రక్రియను రివర్స్ చేయవచ్చు పరిశీలనలో ఉన్న వ్యవస్థ యొక్క అనుకరణ అర్థం చేసుకోవడానికి బాగా దోహదపడుతుంది మీరు ఒక FLL తీసుకుంటే నేను డయోడ్ ఫంక్షన్ జెనరేటర్కు మరిన్ని విభాగాలను జోడిస్తే 'పరిశీలనలో ఉన్న వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అనుకరణ చేయగలిగితేఏమి జరుగుతుంది అన్వేషించవచ్చు అనుకరణ సాధనాల ఓపెన్ సోర్స్ మరియు విద్యార్థి సంస్కరణలను తక్షణమే ఉపయోగించవచ్చు కొన్ని అనుకరణ సాధనాలు చాలా ఖరీదైనవి కానీ ఓపెన్ సోర్స్ మరియు విద్యార్థి సంస్కరణలు అందుబాటులో ఉన్నాయి ఇవి మా కోర్సులలో సాధారణంగా వ్యవహరించే చిన్న వ్యవస్థలను నిర్వహించడానికి సరిపోతాయి ప్రాజెక్ట్ మోడ్లో మీరు అనుకరించాలనుకుంటే మీరు మరింత విస్తృతమైన అనుకరణ సాధనాలకు ప్రాప్యత కలిగి ఉండాలి అనుకరణ సాధనాలను నేర్చుకోవడానికి మరియు తరగతిలో ఉపయోగించడానికి ఉపాధ్యాయుడు ప్రత్యేక ప్రయత్నం చేయాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము ఇది చాలా శక్తివంతమైన బోధనా పద్ధతి ఆశాజనకమైన ఉపాధ్యాయులు అతని కోర్సుకు తగిన ఓపెన్ సోర్స్ సాధనాన్ని ఎన్నుకుంటారు మరియు తరగతి గది సూచనలలో ఉపయోగించడం ప్రారంభిస్తారు వ్యాయామం సమర్థవంతమైన మరియు ఆకర్షణీయమైన సూచనల కోసం మీరు మీ కోర్సులో అనుకరణను ఎలా ఉపయోగించారు లేదా ఉపయోగించాలనుకుంటున్నారో ఉదాహరణ ఇవ్వండి అంటే విద్యార్థులు నేరుగా కార్యాచరణతో నిమగ్నమై ఉంటారు ఏదైనా కోర్సు ఫలితాలకు లేదా సమర్థతకు మీరు అనుకరణను సాధనంగా ఎలా ఉపయోగిస్తారు ఈ ప్రత్యేక చిరునామాలో వ్యాయామం ఫలితాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు